ఈరోజు మనం విజువలైజెషన్స్ యొక్క పరిమాణాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడే కాన్సెప్ట్ లైన్స్ గురించి నేర్చుకుందాం కాబట్టి మనం నేర్చుకోబోయే మొదటి కాన్సెప్ట్ ఇంతకుముందు విన్నదే అదేమిటంటే స్ట్రీమ్ లైన్ కాబట్టి మనం ద్రవ ప్రవాహానికి విజువలైజ్ చేయడానికి ఉపయోగపడే సంభావిత నమూనాల గురించి చర్చిస్తున్నాం స్ట్రీమ్ లైన్స్ అని మనం అంటున్నామంటే వాటిని ఎలా నిర్వచిస్తాం స్ట్రీమ్ లైన్స్ అనేవి ప్రవాహ క్షేత్రం లో ఉండే ఊహాజనిత రేఖలు అంతేగాని అవి నిజంగా ఉండవు అవి ఎలాంటి ఊహాజనిత రేఖలు అంటే ఎటువంటి నిర్దిష్ట సమయంలో నైనా ఆ రేఖ ల మీద ఎక్కడైనా స్పర్శ రేఖ గీస్తే అది ఆ పాయింట్ దగ్గర వెలాసిటీ వెక్టార్ ని సూచిస్తుంది కాబట్టి మీకు ఇలాంటి స్ట్రీమ్ లైన్ ఉంది అనుకుంటే వేరు వేరు పాయింట్ల వద్ద స్పర్శ రేఖలు ఉండవచ్చు మరియు ఆ స్పర్శరేఖలు ఆ పాయింట్ల వద్ద వెలాసిటీ వెక్టార్ ను సూచిస్తాయి మనం తరచుగా మర్చిపోయే ఒక విషయం ఏమిటంటే ఆ వెలాసిటీ వెక్టార్ లు అన్ని ఒక నిర్దిష్ట సమయం వద్ద నిర్వచించబడ్డాయి అంటే వేరు వేరు సమయాల వద్ద మనకి వేరు వేరు స్ట్రీమ్ లైన్స్ వస్తాయి ఎప్పుడైతే ప్రవాహ క్షేత్రం సమయంతో పాటు మారట్లేదో అప్పుడు దాన్ని స్థిర ప్రవాహం అని పిలుస్తాము మరియు అప్పుడు మాత్రమే అన్ని సమయాల్లో ఒకే రకమైన స్ట్రీమ్ లైన్స్ ను పొందగలుగుతాం లేదంటే వేరు వేరు సమయాలలో వేరు వేరు స్ట్రీమ్ లైన్స్ ఉంటాయి ఇప్పుడు మనం స్ట్రీమ్ లైన్ ని ఒక సమీకరణం రూపంలో రాయడం ఎలాగో చూద్దాం కాబట్టి ఇది ఒక లైన్ ఇది లోకస్ దీన్ని ఒక సమీకరణ రూపంలో వ్యక్తీకరించాలి దాని కోసం ముందుగా స్ట్రీమ్ లైన్ పై P లేదా P1 అనే పాయింట్ వుంది అనుకుందాం ఒక నిర్దిష్ట సమయంలో అక్కడే ఉన్న ద్రవ కణం ఆ పాయింట్ తో కో ఇన్సిడెంట్ గా ఉంది ఇప్పుడు ఆ ద్రవ కణం ఆ పాయింట్ తో కోఇన్సిడెంట్ గా ఉంది కానీ కాస్త సమయం తర్వాత మరో చోటికి కదిలి వెళ్ళి పోతుంది మనకి ఆ ద్రవ కణం యొక్క కదలిక గురించి అనవసరం మనకు కావలసింది స్ట్రీమ్ లైన్ పై దగ్గర దగ్గరగా ఉన్న ఈ 2 పాయింట్లు మాత్రమే వాటిని P1 మరియు P2 అనుకుందాం P2 అనేది వేరే సమయంలో ద్రవ కణం యొక్క స్థానాన్ని గుర్తించే పాయింట్ కాదు అది కేవలం P1 కి దగ్గరగా వున్న మరొక పాయింట్ మాత్రమే వెక్టార్ P1P2 ని స్థాన మార్పు వెక్టార్ dr అనుకుంటే ఆ పాయింట్ దగ్గర వేగం V అనుకుందాం మనం dr అంటున్నామంటే అది చాలా చిన్నది మరియు భేదాత్మకంగా చిన్నది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అలాగే అది Δ r →0 అని వ్రాయడంతో సమానం కాబట్టి Δ r →0 అంటే P1 మరియు P2 దాదాపు ఒకే చోట ఉంటాయి అవి దాదాపు ఒకే చోట వున్నాయి అంటే P1P2 అనేది స్ట్రీమ్ లైన్ మీద P1 దగ్గర గీసిన ట్యాంజెంట్ ని సూచిస్తుంది కాబట్టి ట్యాంజెంట్ అంటే ఏమిటి రెండు పాయింట్ల మధ్య దూరం అణుమాత్రమే వున్నప్పుడు వాటి మధ్య గీసిన సరళ రేఖ నే స్పర్శరేఖ అవుతుంది కనుక P1P2 అనేది P1 వద్ద స్ట్రీక్ లైన్ కి స్పర్శ రేఖ అవుతుంది కాబట్టి dr అనేది ఆ అవకలన పరిమితి లో P1 దగ్గర గీసిన ట్యాంజెంట్ ని సూచిస్తుంది స్ట్రీమ్ లైన్ యొక్క నిర్వచనం ప్రకారం V అనేది కూడా P1 దగ్గర గీసిన స్పర్శరేఖ నే సూచిస్తుంది అంటే ఇవి రెండు సమాంతర వెక్టార్లు అవి రెండు సమాంతర వెక్టార్లు అయితే వాటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ శూన్య వెక్టార్ అవుతుంది కాబట్టి dr v 0 మనం dr మరియు V ని ఇలా వ్రాయొచ్చు r x i y j z k i j k అనేవి x y z దిశలో యూనిట్ వెక్టార్లు కాబట్టి మనం క్రాస్ ప్రోడక్ట్ లో రాసినట్లైతే దానిని నిర్ధారక రూపం లో వ్రాయవచ్చు దీనిని x y మరియు z దిశల్లో 3 స్కేలార్ సమీకరణలు గా వ్రాయవచ్చు అవేమిటంటే మనకి కావాల్సిన లోకస్ x y z లాంటి స్థానాల మీద మరియు సమయం మీద ఆధారపడి వుంటుందనే విషయం గుర్తుంచుకుంటే దానిని సులభంగా పొందవచ్చు కానీ మీరు స్ట్రీమ్లైన్ను పరిశీలిస్తున్నప్పుడు సమయాన్ని స్తంభింపజేస్తున్నారు కాబట్టి ఒక నిర్దిష్ట సమయంలో సమయం అనేది వేరియబుల్ కాదు x y మరియు z అనేవి వేరియబుల్స్ కాబట్టి వీటిని x y మరియు z ఫంక్షన్స్ గా ప్రతిక్షేపించి ఇంటిగ్రేట్ చేస్తే లోకస్ ని కనుక్కోవచ్చు తరువాతి చర్చల్లో అది ఎలా చేయాలి అనేది ఉదాహరణలు చూద్దాం ఇది స్ట్రీమ్ లైన్ యొక్క కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ కి సంబంధించి మరికొన్ని పరిభాషలు కూడా వున్నాయి కానీ స్ట్రీమ్ లైన్ అనేది తరచుగా ఉపయోగిస్తాం ఇప్పుడు మనం చూడబోయే పరిభాషలు తరచుగా ఉపయోగించనప్పటికీ కొన్నిసార్లు అవే ప్రాధమిక భావనలు గా ఉపయోగపడతాయి కాబట్టి మనం తరువాతి ఉదాహరణ చూద్దాం అదేమిటంటే స్ట్రీక్ లైన్ స్ట్రీక్ లైన్ అంటేఏమిటి ఉదాహరణకి మనం ఒక ప్రవాహాన్ని విజువలైజ్ చేస్తే అది ఎక్కడి నుండి వచ్చింది అనేది గుర్తించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మనం ఒక ప్రవాహాన్ని విజువలైజ్ చెయ్యాలంటే ముందుగా ఈ ప్రవాహ క్షేత్రాన్ని విజువలైజ్ చెయ్యాలి తరచుగా వాడే టెక్నిక్ ఏంటంటే ఒక ఇంజక్షన్ సిరంజి తీసుకుని అందులోకి థైమోల్ బ్లూ అని పిలవబడే నీలం రంగు ని తీసుకోవాలి మనం తీసుకున్న థైమోల్ బ్లూ అనేది ఇంక్ లా కనిపిస్తుంది మనం ఆ నీలం రంగు ని P అనే పాయింట్ వద్ద ప్రవాహం లోకి పంపిస్తాం కాబట్టి ఇక్కడకి వస్తున్న నీలం రంగు అనేది ఇంజక్షన్ సిరంజి నుండి వస్తోంది కాబట్టి మీరు ఇక్కడ రంగు ని ఇంజెక్ట్ చేస్తున్నాము ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే వేరు వేరు సమయాల వద్ద ఈ పాయింట్ నుండి వెళ్తున్న ద్రవ కణాలు రంగు వల్ల ప్రకాశవంతంగా ఉన్నాయి అవి ప్రవాహంలో ఎక్కడికి వెళ్లినా ప్రకాశవంతంగానే ఉంటాయి కాబట్టి ఒక నిర్దిష్ట సమయం వద్ద ఈ ప్రకాశవంతమైన లైన్ దేన్ని సూచిస్తుంది గడిచిపోయిన ఒక నిర్దిష్ట సమయం వద్ద రంగు ని ఇంజెక్ట్ చేస్తున్న పాయింట్ నుండి వెళ్లిన ద్రవ కణాల యొక్క లోకస్ ని సూచిస్తుంది కాబట్టి ప్రవాహ క్షేత్రం లో మనం చూస్తున్న ఈ రంగుతో వున్న లైన్ లోకస్ ని సూచిస్తుంది మరియు ఆ లోకస్ నే స్ట్రీక్ లైన్ అని అంటాము కాబట్టి స్ట్రీక్ లైన్ అంటే ఏమిటి స్ట్రీక్ లైన్ అనేది ఒక నిర్దిష్ట సమయం వద్ద ఒక కామన్ పాయింట్ నుండి వెళ్లిన ద్రవ కణాల యొక్క లోకస్ గణితశాస్త్ర పరంగా ఈ నిర్వచనం సరిపోతుంది అయితే భౌతికంగా చూస్తే ఆ కామన్ పాయింట్ అనేది రంగుని ఇంజెక్ట్ చేసే పాయింట్ అని మనం చూడవచ్చు మనం ఇప్పుడు రంగు ని ఇంజెక్ట్ చేసిన పాయింట్ వద్ద కాన్సెప్టువల్ గా స్ట్రీక్ లైన్ గీయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఒక ద్రవ కణం ఈ పాయింట్ నుండి t0 అనే సమయం వద్ద వెళితే ఆ ద్రవ కణానికి లోకస్ ఏర్పడుతుంది ఈ లోకస్ లైన్ ఏంటి అంటే మనం నేర్చుకోబోయే మూడవ రేఖ అంటే పాత్ లైన్ పాత్ లైన్ అనేది అర్ధం చేసుకోవడం చాలా తేలికైన విషయం ప్రవాహాన్ని లాగ్రాంజియాన్ దృక్కోణం లో వివరించేదే పాత్ లైన్ కాబట్టి ఇది ఒక గుర్తించబడిన ద్రవ కణం యొక్క లోకస్ ఒక ద్రవ కణాన్ని గుర్తించి అది కదులుతున్న మార్గాన్ని ట్రేస్ చేస్తే వచ్చేదే పాత్ లైన్ ఇప్పుడు మనం వేరు వేరు పాత్ లైన్స్ గీయాలంటే ఎలాగో చూద్దాం t0 కి సమానమైన t అనే సమయం వద్ద ఒక ద్రవ కణం రంగు ని ఇంజెక్ట్ చేసిన పాయింట్ నుండి వెళ్ళింది అనుకుంటే ఆ కణం తరువాతి సమయాల్లో వేరు వేరు పాయింట్ల నుండి వెళుతుంది కాబట్టి దీన్ని పాత్ లైన్ 1 అనుకుందాం పాత్ లైన్ 1 అనేది t0 అనే సమయం వద్ద రంగు ని ఇంజెక్ట్ చేసిన పాయింట్ నుండి వెళుతున్న ద్రవ కణం యొక్క పాత్ లైన్ t1 అనే సమయం వద్ద అదే పాయింట్ నుండి వేరే ద్రవ కణం వెళ్ళింది అనుకుందాం మరియు ఆ కణం యొక్క లోకస్ ని ఈ ఎరుపు రంగు లైన్ సూచిస్తుంది అనుకుందాం కాబట్టి ఇది సమయం అనేది t1 కి సమానం అయినప్పుడు ఇంజెక్ట్ చేసినది దాని మార్గం కూడా వేరు అయి ఉండవచ్చు ఎందుకంటే ఇది అస్థిర ప్రవాహం కావచ్చు కాబట్టి సమయంతో పాటు వెలాసిటీ ఫీల్డ్ కూడా మారే అవకాశం ఉంది కాబట్టి సమయం మారినప్పుడల్లా కణం అనేది వేరు వేరు లోకస్ నుండి వెళ్ళవచ్చు ఇది పాత్ లైన్ 2 ఇప్పుడు మనం మూడవ పాత్ లైన్ ని కూడా పరిగణనలోకి తీసుకుందాం అంటే t3 అనే సమయం వద్ద ఇంజెక్ట్ చేసిన కణం యొక్క లోకస్ మళ్లీ ఏ మూడవ పాత్ లైన్ కూడా వేరే మార్గం నుండి వెళ్తుంది ఎందుకంటే సమయం తో పాటు వేరు వేరు పాయింట్ల వద్ద వేగం కూడా మారి ఉండవచ్చు ఇది పాత్ లైన్ 3 ఇప్పుడు మనం t అనే సమయం వద్ద ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి t అనే సమయం వద్ద ఇంతకుముందు t0 సమయం వద్ద ఈ పాయింట్ నుండి వెళ్లిన కణం ఇక్కడ వుంది అనుకుంటే t1 సమయం వద్ద అదే పాయింట్ నుండి వెళ్లిన కణం ఇక్కడ ఉంటుంది అలాగే t3 అనే సమయం వద్ద అదే పాయింట్ నుండి వెళ్లిన కణం ఇక్కడ ఉంటుంది ఇప్పుడు అంటే సమయం t అయినప్పుడు మరొక ద్రవ కణాన్ని ఇంజెక్ట్ చేశాం అనుకుందాం కాబట్టి వీటన్నిటి యొక్క లోకస్ గడిచిన ఏదో ఒక సమయంలో రంగు ని ఇంజెక్ట్ చేసిన పాయింట్ నుండి వెళుతుంది మరియు ఆ లోకస్ నే t అనే సమయం వద్ద స్ట్రీక్ లైన్ అని అంటాము కాబట్టి మీరు ఇప్పుడు స్ట్రీక్ లైన్ కి మరియు పాత్ లైన్ కి వున్నా తేడాని సులభంగా అర్ధం చేసుకోవచ్చు ఇప్పుడు మనం మరొక ప్రత్యేకమైన ఆసక్తికరమైన ఉదాహరణ చూద్దాం అదేమిటంటే స్థిర ప్రవాహం యొక్క ఉదాహరణ మనకి స్థిర ప్రవాహం ఉన్నప్పుడు పాత్ లైన్స్ గీయడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ఇంజక్షన్ పాయింట్ నుండి t0 అనే సమయం వద్ద వెళ్లిన కణం యొక్క పాత్ లైన్ గీద్దాం కాబట్టిఇదే ఆ పాత్ లైన్ అనుకుందాం ఇప్పుడు t1 అనే సమయం వద్ద అదే పాయింట్ నుండి వెళ్లిన మరొక కణం కూడా అదే లైన్ ని అనుసరిస్తుంది ఎందుకంటే వెలాసిటీ ఫీల్డ్ అనేది సమయంతో పాటు మారలేదు కాబట్టి అదే లైన్ ని అనుసరించేలా పరిమితం చేయబడింది అలాగే t3 అనే సమయం వద్ద ఇంజెక్ట్ చెయ్యబడిన కణం కూడా అదే లైన్ ని అనుసరిస్తుంది మరియు ఆ లైన్ యొక్క ప్రత్యేకత ఏంటి ఈ లైన్ అనేది ద్రవ కణం యొక్క లోకస్ అంటే ఏదైనా ఒక సమయం వద్ద ఈ లైన్ యొక్క స్పర్శరేఖ వెలాసిటీ వెక్టార్ యొక్క దిశ ని సూచిస్తుంది కాబట్టి మనం అర్ధం చేసుకోవలసింది ఏంటంటే ద్రవ కణాల యొక్క స్థానాలు ఏవైనప్పటికీ అవన్నీ ఒకే లైన్ ని అనుసరించేలా పరిమితం చెయ్యబడ్డాయి కనుక ఇదే లైన్ స్ట్రీమ్ లైన్ అవుతుంది పాత్ లైన్ అవుతుంది మరియు స్ట్రీక్ లైన్ కూడా అవుతుంది కాబట్టి స్థిర ప్రవాహం లో స్ట్రీమ్ లైన్ స్ట్రీక్ లైన్ మరియు పాత్ లైన్ అన్ని ఒకే లా ఉంటాయి ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం స్ట్రీమ్ లైన్ లేదా స్ట్రీక్ లైన్ కి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం కాబట్టి మనం మొదటి ఉదాహరణలో స్ట్రీక్ లైన్స్ చూస్తున్నాం టిప్ దగ్గర ఇంజెక్ట్ చెయ్యబడిన రంగుతో వున్న స్ట్రీక్స్ వేరు వేరు సమయాల వద్ద వేరు వేరు రంగుల చిత్రాలు గా ఏర్పడుతున్నాయి మరియు మీరు ఒక విడి కణాన్ని ట్రాక్ చేస్తే వచ్చేదే పాత్ లైన్ ఇప్పుడు మనం పాత్ లైన్ ఉదాహరణ చూసినట్లయితే అది లాన్ స్ప్రింక్లర్ లా ఉన్నది మన గార్డెన్ లో నీరు జల్లడానికి వాడే స్ప్రింక్లర్ ని వాడతాము మీరు ఆ నీటి బిందువుల ని ట్రాక్ చేస్తే అవి వెళ్లే మార్గాన్ని స్పష్టంగా చూడవచ్చు కాబట్టి ఇది పాత్ లైన్ కి దృశ్య రూపం అనుకోవచ్చు ఇప్పుడు మనం స్ట్రీమ్ లైన్ ఉదాహరణ చూద్దాం కాబట్టి ఇవి స్థిర ప్రవాహంలో 3 సిలిండర్లు మరియు మనం చూస్తున్న ఆకుపచ్చ రంగు రేఖలు స్ట్రీమ్ లైన్ ను సూచిస్తాయి ప్రాధమికంగా ఇది ఒక స్ట్రీక్ లైన్ కానీ ఇది స్థిర ప్రవాహం కాబట్టి స్ట్రీమ్ లైన్ స్ట్రీక్ లైన్ పాత్ లైన్ ఒకేలా ఉంటాయి కాబట్టి ఒకవేళ ఇది స్థిర ప్రవాహం అయినట్లయితే ఇవి వేరు వేరు స్ట్రీక్ లైన్స్ లేదా వేరు వేరు స్ట్రీమ్ లైన్స్ లేదా వేరు వేరు పాత్ లైన్స్ ని సూచిస్తాయి ఒకవేళ ఇది అస్థిర ప్రవాహం అయితే ఇవి స్ట్రీక్ లైన్స్ ని సూచిస్తాయి ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్న ద్రవ ప్రవాహం యొక్క విజువలైజేషన్ ని మనం ప్రయోగాల్లో కూడా చూడవచ్చు చాలా సార్లు మనం వెలాసిటీ వెక్టార్ నిర్మించడానికి ఆసక్తి చూపించాం కాబట్టి మనం ఇంతకుముందు చూసిన పడవ ఉదాహరణ చూస్తే మనం వెలాసిటీ వెక్టార్ నిర్మించవచ్చు ప్రత్యక్ష విజువలైజేషన్ ద్వారా ఇది సాధ్యపడదు కానీ రెండు విధాలుగా చేయవచ్చు ఇంజెక్ట్ చేసిన కణాల విజువలైజేషన్ ని పోస్ట్ ప్రాసెస్ చెయ్యడం లేదా కంప్యూటర్ సిములేషన్ ద్వారా చేయవచ్చు ఈ రెండు పద్ధతుల్ని ఒకే రకంగా చూడవచ్చు ఎందుకంటే మనం వాస్తవంగా లేని కొన్ని బౌండరీ కండీషన్స్ ని వాడి సిములేట్ చేస్తాం కానీ ఇది కొన్నిసార్లు ప్రవాహానికి సంబంధించి ముఖ్యమైన అవగాహన ఇస్తుంది మరియు ఆధునిక డిజైన్స్ లో దీనిని వాడవచ్చు దీనిని కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లేదా CFD అని అంటాము ఇది ద్రవ ప్రవాహానికి సంబంధించిన సమీకరణాలని కంప్యూటేషనల్ గా పరిష్కరించి వెలాసిటీ ఫీల్డ్ యొక్క పూర్తి చిత్రాన్నిపొందే వేరే పరిశోధనా అంశం ఇప్పటివరకు అర్ధం చేసుకున్న దాన్ని బట్టి స్ట్రీమ్ లైన్ స్ట్రీక్ లైన్ మరియు పాత్ లైన్ కి సంబంధించిన ఉదాహరణ చూద్దాం ఉదాహరణకి ఒక 2 డైమెన్షనల్ వెలాసిటీ ఫీల్డ్ ని తీసుకుందాం u ax1 2t కాబట్టి మనం తీసుకున్న వెలాసిటీ ఫీల్డ్ కి వున్న భాగాలు v by అనుకుందాం w 0 కాబట్టి వెలాసిటీ ఫీల్డ్ ఉన్నప్పుడల్లా అందులో వున్న స్వతంత్ర వెలాసిటీ కంపోనెంట్స్ ని బట్టి మనం దాన్ని 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ లేదా 3 డైమెన్షనల్ అని పిలుస్తాం ఇక్కడ మనకి రెండు స్వతంత్ర వెలాసిటీ కంపోనెంట్స్ వున్నాయి కాబట్టి ఇది 2 డైమెన్షనల్ వెలాసిటీ ఫీల్డ్ a మరియు b అనేవి కొన్ని పరామితులు మరియు x మరియు y అనేవి అక్షాంశాలు t అనేది సమయం a మరియు b కి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి మరియు వాటితోనే మనం చివరిలో వెలాసిటీ యొక్క డైమెన్షన్ కనుక్కుంటాం వాటిని స్థిరమైన పరామితులు అనుకుంటే మనం ఇక్కడ కనుక్కోవలిసింది t1 అనే సమయం వద్ద స్ట్రీమ్ లైన్ యొక్క సమీకరణం మన మొదటి లక్ష్యం ఏమిటంటే t1 అనే సమయం వద్ద స్ట్రీమ్ లైన్ మరియు స్ట్రీక్ లైన్ కనుక్కోవడం మరియు రెండవ లక్ష్యం పాత్ లైన్ యొక్క సమీకరణం కనుక్కోవడం కాబట్టి స్ట్రీమ్ లైన్ యొక్క సమీకరణం కనుక్కోవడం తేలికైన విషయం కాబట్టి అక్కడినుండి మొదలుపెడదాం కాబట్టి ఇలా వ్రాయొచ్చు dz w అనేది ఇక్కడ వ్రాయము ఎందుకంటే ఇది 2 డైమెన్షనల్ ప్రవాహం కాబట్టి dx అంటే మొదటి స్ట్రీమ్ లైన్ కాబట్టి మనం స్ట్రీమ్ లైన్ ని మాత్రమే పరిగణిస్తుంటే సమయాన్ని స్థిరంగా ఉంచుతున్నాం ఇది ఖచ్చితంగా అస్థిర ప్రవాహమే కాబట్టి వేరు వేరు సమయాల వద్ద వేరు వేరు స్ట్రీమ్ లైన్స్ ఉంటాయి కాబట్టి మనం వాటిని ఇంటిగ్రేట్ చేస్తే ఇలా వస్తుంది ఇంటెగ్రేషన్ చేశాక వచ్చే స్థిరాంకాన్ని ఎలా కనుక్కుంటాం స్ట్రీమ్ లైన్ మీద వుండే ఒక పాయింట్ తీసుకుని దాని ద్వారా స్ట్రీమ్ లైన్ వెళ్తుంది కాబట్టి మనం c యొక్క విలువను కనుక్కుంటాం అంటే t1 అనే సమయంలో మనం గీసే స్ట్రీమ్ లైన్ మీద వుండే ఒక పాయింట్ ని తీసుకుంటాం కాబట్టి x బదులు x1 మరియు y బదులు y1 సబ్స్టిట్యూట్ చేసి c యొక్క విలువను కనుక్కోవచ్చు కాబట్టి ఆ సమీకరణాన్ని సరైన విధానంలో రాస్తే స్ట్రీమ్ లైన్ యొక్క సమీకరణం వస్తుంది ఇప్పుడు మనం స్ట్రీక్ లైన్ ని పరిగణిద్దాం స్ట్రీక్ లైన్ ని పరిగణించాలంటే మనం గుర్తుపెట్టుకోవలిసింది ఏంటంటే వెలాసిటీ అంటే ఒక పాయింట్ దగ్గర ఒక ద్రవ కణం ఇంజెక్ట్ చేస్తే అది దాని స్థానం యొక్క మార్పు రేటు ని సూచిస్తుంది అంటే dxdtax12t x అనేది ఈ వెలాసిటీ క్షేత్రంలో స్థానభ్రంశం యొక్క x కంపోనెంట్ ని సూచిస్తుంది ద్రవ కణం అనేది వెలాసిటీ క్షేత్రంతో సంబంధం లేనట్లు ఉంటుంది ఇప్పుడు మనం x అనేది సమయంతో పాటు ఎలా మారుతుందో చూద్దాం ఇది సూటిగానే వ్రాయొచ్చు కానీ కాన్సెప్టువల్ గా సూటిగా వ్రాయలేం అది ఎందుకో తెలియాలంటే ముందు మనం పాత్ లైన్ యొక్క సమీకరణం వ్రాద్దాం కాబట్టి మనం పాత్ లైన్ సమీకరణం వ్రాద్దాం స్ట్రీక్ లైన్ ఇంకా పూర్తి కాలేదు కానీ ముందు దానికి సమాంతరం గా సారూప్యత కలిగిన పాత్ లైన్ గీసి రెండిటి మధ్య తేడా ఏమిటో చూద్దాం కాబట్టి పాత్ లైన్ అంటే ఏమిటి ద్రవ కణం యొక్క లోకస్ పాత్ లైన్ సమీకరణం కూడా ఇలాగే ఉంటుంది dxdtax12tఅలాగే dydt ఇప్పుడు విధానం లో తేడా ఎక్కడ వస్తుందంటే మనం ఈ రెండిటిని ఇంటెగ్రేట్ చేసే కాన్సెప్ట్ లో వస్తుంది కాబట్టి మనం స్ట్రీక్ లైన్ యొక్క సమీకరణాన్ని ఇంటిగ్రేట్ చేద్దాం x0xdxxt1ta12t మనం రంగుని వేరొక పాయింట్ x0 y0 వద్ద ఇంజెక్ట్ చేస్తున్నాం అనుకుందాం రంగు ఇంజెక్టింగ్ అనేది t0 అనే సమయం వద్ద మొదలై tf అనే సమయం వద్ద ముగిసింది కాబట్టి ఈ మధ్యలో రంగుని ఇంజెక్ట్ చేసాము మరియు పరిగణిస్తున్న t1 అనే సమయం t0 కి tf కి మధ్యలో ఉంటుంది మనం స్ట్రీక్ లైన్ ని పరిగణిస్తున్నప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంటిగ్రేషన్ ఎక్కడ చేస్తున్నాం అనేది కాబట్టి మనం ఇంటిగ్రేషన్ అనేది t0 సమయం వద్ద వ్రాస్తాం ఎందుకంటే మనం పాత్ లైన్ గురించి మాట్లాడేటప్పుడే దాని లోకస్ ని కూడా కనిపెడుతున్నాం కాబట్టి సమయం t0 దగ్గర xx0 అయితే t అనే సమయం వద్ద xx ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి t యొక్క పరిమితులను జాగ్రత్తగా పరిశీలించండి మనం t0 అని అంటున్నామంటే t0 అనే సమయం వద్ద రంగు ని ఇంజెక్ట్ చేసిన పాయింట్ నుండి వెళ్లిన ద్రవ కణం యొక్క లోకస్ ని కనుక్కుంటున్నామని అర్ధం ఇక్కడ మనం t0 అనే వేరియబుల్ తో పని చేస్తున్నాం ఎందుకంటే మనం రంగు ని ఇంజెక్ట్ చేసిన పాయింట్ నుండి వేరు వేరు సమయాల వద్ద వెళ్లిన అన్ని ద్రవ కణాల యొక్క లోకస్ ని పరిగణిస్తున్నాం కాబట్టి t i అనేది t0 మరియు tf మధ్య వుండే ఒక వేరియబుల్ కాబట్టి ఇది వేరియబుల్ లిమిట్ మనకు t i అనేది t0 మరియు tf మధ్య వుండే ఒక వేరియబుల్ అని తెలుసు కానీ దాని విలువ తెలీదు కాబట్టి దాన్ని తొలగించాలి కానీ అది తెలిసిన సమయం కాదు కేవలం ఒక స్థిర సమయం మరియు దానితోనే మనం పాత్ లైన్ ని తెలుసుకుంటాం కాబట్టి మనం దానిని x రూపకాలలో రాస్తే ln xx 0 at − t1 t2 − ti 2 t i అనేది ఒక వేరియబుల్ అలాగే మనకి y రూపకాలలో కూడా ఒక సమీకరణం వస్తుంది కాబట్టి మనం ఇలా వ్రాయవచ్చు dydtby మరియు y0ydyybt1tdt lnyy0b ఇక్కడ మనకి ti కలిగిన ఒక సమీకరణం వుంది అలాగే ti కలిగిన మరో సమీకరణం కూడా వుంది మరియు మనం ఈ రెండిటి నుండి ti నిఎలిమినేట్ చేసి x మరియు y మధ్య సంబంధాన్ని కనుక్కోవచ్చు ఇక్కడ అది అవసరం ఎందుకంటే మీరు సూటిగా ఇలా వ్రాయవచ్చు

ఇక్కడ వేరియబుల్ ఏంటి వాస్తవంగా ఇక్కడ t అనేది వేరియబుల్ ఎందుకంటే వేరు వేరు సమయాల వద్ద ఇది వేరు వేరు స్థానాల వద్ద ఉంటుంది లోకస్ ని కనుక్కోవడానికి మనం దీన్ని పారామెట్రిక్ రూపం లో వ్రాయవచ్చు కానీ మనం t ని ఎలిమినేట్ చేసి y యొక్క లోకస్ ని x రూపంలో వ్రాయవచ్చు ఇలా వ్రాయడానికి ti ని ఎలిమినేట్ చెయ్యాలి కాబట్టి ఇక్కడ ti అనేది వేరియబుల్ అలాగే ఇక్కడ t అనేది వేరియబుల్ కాన్సెప్టువల్ గా ఇదంతా ఒకేలా ఉంటుంది కానీ మనం స్ట్రీక్ లైన్ కి మరియు పాత్ లైన్ కి వున్న చిన్న తేడాని గుర్తించగలగాలి స్ట్రీమ్ లైన్ ఎలాగూ సూటిగానే అర్ధం అవుతుంది కాబట్టి మీకు స్ట్రీమ్ లైన్ స్ట్రీక్ లైన్ మరియు పాత్ లైన్ మధ్య తేడాలు అలాగే వాటి సమీకరణాలు ఎలా వ్రాయాలో అర్థమైందని ఆశిస్తున్నాను ఈ రోజు ఇక్కడితో ముగిద్దాం